హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ వీడియో లెక్చర్ కి స్వాగతం ఈ వీడియో లెక్చర్ లో పవర్ అనాలిసిస్ అటాక్స్ అని పిలువబడే దాని గురించి మాట్లాడుతాము కాబట్టి ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే ఒక పరికరం వాస్తవానికి కొంత రహస్య సమాచారం ఆధారంగా ఏదైనా కంప్యూటింగ్ చేస్తున్నప్పుడు అటాకర్ ఏమి చేస్తాడు అంటే అటాకర్ ఆ పరికరం యొక్క విద్యుత్ లైన్లను టాప్ చేసి మరియు ఆ పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షిస్తాడు ఈ వినియోగించిన శక్తిని బట్టి అటాకర్ ఆ వ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేయబడుతున్న రహస్య సమాచారాన్ని గుర్తించగలడు కాబట్టి మనము ఈ వీడియో లెక్చర్లో అలాంటి సమస్య ఎందుకు ఉందో తెలుకోవడానికి ప్రారంభిస్తాము మరియు అలాంటి సమస్యను ఎలా నిర్వహించవచ్చనే దాని గురించి మనము కొన్ని పద్ధతులను చూస్తాము మరియు చివరకు పవర్ అనాలిసిస్ అటాక్స్ కోసం కొన్ని కౌంటర్ చర్యలను పరిశీలిస్తాము CMOS టెక్నాలజీ గురించిన కొన్ని ప్రాథమిక అంశాలతో ప్రారంబిద్దాము ఈ రోజులలో ఉపయోగించబడుతున్న ప్రతి డిజిటల్ డివైస్ కనీసం CMOS టెక్నాలజీతో పనిచేస్తుంది CMOS ఒక కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీ మరియు నేను ప్రతిదీ అని చెప్పను కాని చాలా ఎలక్ట్రానిక్ డివైస్ CMOS టెక్నాలజీతో పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను CMOS వాస్తవానికి ఫండమెంటల్ గేట్లను నిర్మించడానికి ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ఇక్కడ ఉన్న ఈ గేట్ ఒక PMOS మరియు ఒక NMOS ట్రాన్సిస్టర్ను కలిపి ఇన్వర్టర్ను రూపొందిస్తుంది కాబట్టి CMOS ఇన్వర్టర్ ఎలా ఉంటుందో దాని గురించి కొంచెం వివరంగా చూద్దాము కావున CMOS ఇన్వర్టర్ గురించి మరి కొంచెం వివరంగా చూద్దాం కాబట్టి ఇది CMOS ఇన్వర్టర్ ఇందులో రెండు ట్రాన్సిస్టర్లు T1 మరియు T2 మరియు లోడ్ కెపాసిటర్ C కాబట్టి ఇన్పుట్ 0 వద్ద ఉన్నప్పుడు ట్రాన్సిస్టర్ T1 ఆన్ మరియు ట్రాన్సిస్టర్ T2 ఆఫ్లో ఉంటాయి దీని ఫలితంగా ఈ Vdd ద్వారా కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది కాబట్టి మనకు 1 అవుట్పుట్ గా ఉంటుంది మరోవైపు మనకు ఇన్పుట్ 1 కు సెట్ చేయబడినప్పుడు ట్రాన్సిస్టర్ T2 ఆన్ అవుతుంది ట్రాన్సిస్టర్ T1 ఆఫ్ అవుతుంది ఫలితంగా ఈ కెపాసిటర్ ఈ ట్రాన్సిస్టర్ T2 ద్వారా డిశ్చార్జి అవుతుంది ఇది 0 అవుట్పుట్కు దారితీస్తుంది కాబట్టి ఈ నిర్దిష్ట పటము లో మనం చూస్తున్నట్లుగా ఇన్పుట్ లో 0 నుండి 1 కు మార్పు ఉన్నప్పుడు కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ కారణంగా అవుట్పుట్ 1 నుండి 0 వరకు మారుతుంది ఇప్పుడు మనం నిజంగా CMOS ఇన్వర్టర్ వినియోగించే శక్తిని పరిశీలిస్తే ఇది ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి కెపాసిటర్ CL ఛార్జ్ లేదా డిశ్చార్జ్ అయిన ప్రతిసారీ శక్తి వినియోగించబడుతుంది మరో మాటలో చెప్పాలంటే అవుట్పుట్లో 0 నుండి 1 కి లేదా 1 నుండి 0 కి మారిన ప్రతిసారీ పరికరం కొంత శక్తిని వినియోగిస్తూ ఉంటుంది కావున ఉదాహరణకు ఇక్కడ మనం ఇన్వర్టర్ యొక్క అవుట్పుట్ ను పరిశీలిస్తాము మరియు మనం చూసేది ఏమిటంటే ఈ ప్రత్యేక సందర్భంలో 0 నుండి 1 కి మార్పు సమయంలో కొంత శక్తి వినియోగించబడుతుంది ఇప్పుడు మనం పరికరం యొక్క పవర్ లైన్లను నొక్కగలిగితే ఓసిల్లోస్కోప్ ను ఉపయోగించి పరికరం వినియోగించే శక్తిని మనం నిజంగా పర్యవేక్షించగలుగుతాము కాబట్టి ఓసిల్లోస్కోప్ పరికరం యొక్క డైనమిక్ పవర్ వినియోగాన్ని ఇస్తుంది ఇప్పుడు చాలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు వాస్తవానికి సింక్రోనస్ డిజిటల్ సర్క్యూట్లు ఈ సర్క్యూట్ లకు ఇన్పుట్ గా క్లాక్ ఉంది మరియు క్లాక్ పరివర్తన చెందుతున్నప్పుడు చాలా కార్యాచరణ కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఉదాహరణకు మనకు ఒక క్లాక్ ఉంది అది ఒక నిర్దిష్ట పరికరానికి పంపబడుతుంది మరియు వాస్తవానికి మనము రెండు ఇన్పుట్స్ డేటా 0 మరియు డేటా 1 ను చూపిస్తాము కాబట్టి మనం చూసేది ఏమిటంటే క్లాక్ పరివర్తన చెందిన ప్రతిసారీ డేటా 0 మరియు డేటా 1 పరివర్తన చెందే అవకాశం ఉంది కావున ఈ ప్రత్యేక సందర్భంలో మనము క్లాక్ యొక్క పాజిటివ్ ఎడ్జ్ని పరిశీలిస్తున్నాము మరియు ఈ పాజిటివ్ ఎడ్జ్ న మాత్రమే డేటా వాస్తవానికి పరివర్తన చెందే అవకాశం ఉందని మనము చూస్తాము కాబట్టి ఈ పరికరం వినియోగించే శక్తిని మనం నిజంగా చూసినప్పుడు శక్తి పరివర్తన యొక్క ఫంక్షన్గా ఉంటుందని మనం చూస్తాము కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మనకు డేటా 0 మరియు డేటా 1 ఉన్నాయి మరియు ఈ రెండూ ఈ ప్రత్యేకమైన క్లాక్ పల్స్ లో 0 నుండి 1 కి పరివర్తన చెందుతాయి మరియు ఈ పరివర్తన సమయంలో మునుపటి స్లైడ్లలో మీరు చూసినట్లుగా కెపాసిటర్ ను ఛార్జ్ చేయడానికి మరియు డిశ్చార్జ్ చేయడానికి శక్తి వినియోగించబడుతుంది మరియు అందువల్ల పరికరం వినియోగించే మొత్తం శక్తి ఈ రెండు పరివర్తనాల మొత్తానికి సమానము కాబట్టి ఈ ప్రతి సందర్భంలో కెపాసిటర్ ఛార్జింగ్ కారణంగా ఇక్కడ అధిక శక్తి వినియోగించబడుతుందని మనం చూస్తాము ఇప్పుడు ఈ ప్రత్యేకమైన క్లాక్ పల్స్లో 0 నుండి 1 కి పరివర్తనం ఉన్నప్పుడు మనం చూసేది ఏమిటంటే డేటా 0 లో ఎటువంటి మార్పు లేదు కాని డేటా 1 1 నుండి 0 కు పరివర్తన చెందుతుంది మరియు దాని ఫలితంగా మనం దీన్ని మునుపటి స్లైడ్లో మనం చూసినట్లుగా ట్రాన్సిస్టర్ కు కనెక్ట్ చేస్తే కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది మరియు కెపాసిటర్ యొక్క డిశ్చార్జ్ కారణంగా వినియోగించే శక్తి వాస్తవానికి ప్రతికూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ ప్రత్యేక పరివర్తనలో మనకు డేటా 0 ఉంది ఇది 0 నుండి 1 కి కదులుతోంది మరియు అందువల్ల కెపాసిటర్ యొక్క డిశ్చార్జ్ విద్యుత్ వినియోగంలో కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు డేటా 1 0 నుండి 1 కి కదులుతుంది మరియు ఈ పవర్ వాస్తవానికి కెపాసిటర్ను ఛార్జ్ చేయడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే పరికరంలో ఉన్న వివిధ గేట్లలో ఉన్న కెపాసిటర్ల ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ వినియోగించే శక్తిలో కనిపిస్తుంది మనం చూసే రెండవ విషయం ఏమిటంటే వినియోగించే శక్తి మొత్తం గేట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది వినియోగించే శక్తి మొత్తం వాస్తవానికి పరివర్తన చేస్తున్న గేట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ మనకు 0 నుండి 1 కి పరివర్తన చేసే రెండు గేట్లు ఉన్నాయి మరియు అందువల్ల వినియోగించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు కెపాసిటర్లు రెండూ కూడా ఛార్జ్ అవుతున్నాయి అయితే ఈ ప్రత్యేకమైన క్లాక్ పల్స్లో మనకు ఈ లైన్ లలో ఒకటి 0 నుండి 1 వరకు వెళుతుంది మరియు అందువల్ల వినియోగించే శక్తి తక్కువగా ఉంటుంది ఇప్పుడు విద్యుత్ వినియోగ దాడుల సారాంశం ఈ విధంగా ఉంటుంది అటాకర్ తన వద్ద ఒక పరికరం ఈ పొజిషన్లో ఉందని పరికరంలో ఉన్న ప్రతి సిగ్నల్ యొక్క వ్యక్తిగత పరివర్తనలను చూడలేడు మరియు అందువల్ల అతని కోసం మనము మునుపటి స్లైడ్లో చూసిన ఈ ఇంటర్మీడియట్ పరివర్తనాలన్నీ పూర్తిగా బ్లాక్డ్ ఔట్ అవుతాయి అటాకర్ కి క్లాక్ సోర్స్ తెలియడం వలన అతను ఖచ్చితంగా పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షించగలడు దీనికి కారణం ప్రతి పరికరం పనిచేయడానికి బాహ్య బ్యాటరీ లేదా పవర్ సోర్స్ అవసరం కాబట్టి అటాకర్ చేయగలిగేది ఏమిటంటే అతను వాస్తవానికి ఓసిల్లోస్కోప్ను కనెక్ట్ చేయగలడు మరియు పరికరం వినియోగించే శక్తిని టాప్ చేయగలడు మరియు అందువల్ల పరికరం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అటాకర్ ఆ పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షించగలడు క్లాక్ ఒక ఐచ్ఛిక లక్షణం ఒక పరికరం యొక్క క్లాక్ సోర్స్ని ఎల్లప్పుడూ పర్యవేక్షించడం అటాకర్ కి సాధ్యం కాకపోవచ్చు ప్రతి పరికరానికి ఎక్స్టెర్నల్ క్రిస్టల్ ఓసిలేటర్ ఉండవచ్చు అది క్లాక్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ క్లాక్ పరికరంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ నిర్దిష్ట క్లాక్ సోర్స్ మీద కొన్ని కార్యకలాపాలు ఉండవచ్చు ఇవి ఆ నిర్దిష్ట క్లాక్ ఫ్రీక్వెన్సీలను గుణించడం లేదా భాగించటం కాబట్టి క్లాక్ సోర్స్ ఎల్లప్పుడూ అటాకర్ కి కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి పరికరానికి ఎక్స్టెర్నల్ పవర్ సోర్స్ అవసరం కనుక అటాకర్ ఆ పరికరం వినియోగించే శక్తిని డైనమిక్ గా పర్యవేక్షించగలడు పవర్ అనాలిసిస్ అటాక్ గురించి ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే అటాకర్ పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షించి ఆపై పరికరంలో ఉన్న కొన్ని ఇంటర్నల్ సీక్రెట్లను ఊహించగలుగుతారు వాస్తవానికి పరికరం ఆ ప్రత్యేక సీక్రెట్ ఆధారంగానే పనిచేస్తోందని చెప్పనవసరం లేదు ఉదాహరణకు పవర్ అనాలిసిస్ అటాక్స్ యొక్క బాగా ప్రాచుర్యం పొందిన అనువర్తనం క్రిప్టోగ్రాఫిక్ సైఫర్స్ మరియు ఇక్కడ ఊహ ఏమిటంటే దాడి చేసే వ్యక్తి తన స్థానంలో క్రిప్టోగ్రాఫిక్ ఆపరేషన్స్ చేస్తున్న పరికరాన్ని కలిగి ఉన్నాడు సీక్రెట్ గా ఉంచబడిన కీ పరికరంలో నిల్వ చేయబడుతుంది ఇప్పుడు ప్రతిసారీ ఎన్క్రిప్షన్ లేదా డిక్రిప్షన్ ట్రిగ్గర్ చేయబడినప్పుడు ఈ కీ ఇంటర్నల్ స్టోరేజి నుండి చదవబడుతుంది మరియు వాస్తవానికి సంబంధిత ఎన్క్రిప్షన్ లేదా డిక్రిప్షన్ చేయడానికి ఉపయోగిస్తుంది అటాకర్ యొక్క లక్ష్యం ఎన్క్రిప్షన్ లేదా డిక్రిప్షన్ ప్రక్రియలో ఈ పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షించడం మరియు పరికరంలో నిల్వ చేయబడిన సీక్రెట్ కీని గుర్తించడం కాబట్టి ఈ పవర్ అనాలిసిస్ అటాక్స్ చాలావరకు అటాకర్ వాస్తవానికి ఎన్క్రిప్షన్ చేయబడిన ఇన్పుట్ సందేశాలను మార్చటం లేదా పర్యవేక్షించటం చేయగలరని ఊహించుకుంటాయి లేదా ఆ పరికరం యొక్క అవుట్పుట్ ఉదాహరణకు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అటాకర్ కి కనిపిస్తాయి అందువల్ల పవర్ అనాలిసిస్ అటాక్కి ప్రధాన ఊహలు ఈ క్రింది విధంగా ఉంటాయి మొదట అటాకర్ వాస్తవానికి దాడి చేయాలనుకునే పరికరాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అటాకర్ ఈ పరికరంలో పవర్ ఆన్ చేయగలడు అతను ఆ పరికరం నుండి వివిధ ఇన్పుట్లను లేదా అవుట్పుట్లను పర్యవేక్షించగలడు మరియు వాస్తవానికి అతను పవర్ లైన్ల లో టాప్ చేయగలడు ఎన్క్రిప్షన్ మరియు డిక్రిప్షన్ ప్రక్రియలో అటాకర్ ఓసిల్లోస్కోప్ ను ఉపయోగించి ఆ పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షించగలగాలి కాబట్టి వెరీ సింపుల్ లేదా సింపుల్ పవర్ అనాలిసిస్ నుండి వివిధ రకాలైన పవర్ అనాలిసిస్ అటాక్స్ ఉన్నాయి డిఫరెన్షియల్ పవర్ అనాలిసిస్ ఇది చాలా కష్టం మరియు రక్షించడం కూడా చాలా కష్టం చివరకు పవర్ అనాలిసిస్ యొక్క అత్యంత శక్తివంతమైన రూపం అయిన టెంప్లేట్ బేస్డ్ అటాక్స్ ఇప్పుడు సింపుల్ పవర్ అనాలిసిస్ లో ఇది ప్రతి రకమైన క్రిప్టోగ్రాఫిక్ సైఫర్ కి లేదా డిజిటల్ డివైస్ లో రన్ అవుతున్న ప్రతి అనువర్తనానికి ఎల్లప్పుడూ వర్తించదు కాని తప్పనిసరిగా నిర్దిష్ట ప్రోగ్రామ్ యొక్క కొన్ని లక్షణాలను ఉపయోగించుకుంటుంది కాబట్టి సింపుల్ పవర్ అనాలిసిస్ ను చూద్దాం కావున మనకు ఈ క్రింది ఆపరేషన్ చేస్తున్న పరికరం ఉందని అనుకోండి ఆపరేషన్ ను స్క్వేర్ అండ్ మల్టిప్లై అని అంటారు ఇది చాలా సాధారణమైన ఆపరేషన్ ఇది RSA వంటి క్రిప్టోగ్రాఫిక్ సైఫర్ లకు ఉపయోగించబడుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే పరికరంలో అమలు చేయబడిన ఈ ప్రత్యేకమైన అల్గోరిథం x c మరియు n అనే మూడు పారామీటర్లను తీసుకుంటుంది సాధారణంగా c రహస్యంగా ఉంటుంది మరియు అటాకర్ దీనినే పొందాలనుకుంటున్నాడు కాబట్టి అల్గోరిథం ఏమి చేస్తుందంటే అది మొదట Z ను 1 కు ఇన్షియలైజ్ చేస్తుంది మరియు తరువాత అది లూప్ i ని l 1 నుండి 0 వరకు కలిగి ఉంటుంది ఇక్కడ l C యొక్క పొడవు అంటే C లో ఉన్న బిట్ల సంఖ్య l 1 C యొక్క మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కు అనుగుణంగా ఉంటుంది అయితే C0 లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లేదా LSB కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ లూప్ యొక్క ప్రతి ఇటరేషన్లో రెండు ఆపరేషన్లు జరిగాయని మనం చూస్తాము మొదట Z పై స్క్వేర్ చేయడం ఇక్కడ మనకు Z 2 mod n ప్రదర్శించబడుతుంది మరియు Ci 1 కి సమానంగా ఉంటే అనగా ఈ ప్రత్యేక ఇటరేషన్ లో C లో ith బిట్ 1 కు సెట్ చేయబడింది అప్పుడు మనకు మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది మరియు ఇది C లో ఉన్న ప్రతి బిట్ కోసం కొనసాగుతుంది ఇప్పుడు వాస్తవానికి ఈ ప్రత్యేకమైన అల్గోరిథంను అమలు చేస్తున్న మా పరికరం అటాకర్ చేతిలో ఉందని పరిగణించండి అటాకర్ కి x మరియు n పరిజ్ఞానం ఉందని అనుకుందాం అయితే ఈ ప్రత్యేక సందర్భంలో ఇదంత ముఖ్యమైనది కాదు కాని ముఖ్యమైనది ఏమిటంటే అటాకర్ పరికరంలో పవర్ ఆన్ చేయగలడు అతను ఈ అల్గోరిథంను ఎగ్జిక్యూట్ చేయమని బలవంతం చేయగలడు మరియు అతను నిర్దిష్ట పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షించగలడు కాబట్టి మనం చూసేది ఏమిటంటే Ci యొక్క విలువను బట్టి అంటే C లోని ith బిట్ వాస్తవానికి పవర్ మారుతుంది ఉదాహరణకు Ci 0 అయితే అప్పుడు ఈ ప్రత్యేకమైన స్క్వేర్ ఆపరేషన్ మాత్రమే జరుగుతుంది మరోవైపు మనకు Ci యొక్క విలువ 1 కి సమానంగా ఉంటే అప్పుడు స్క్వేర్ ఆపరేషన్ తరువాత మల్టిప్లికేషన్ ఆపరేషన్ Ci విలువ 0 లేదా 1 అనే Ci విలువ మధ్య ఈ వ్యత్యాసం ఆ పరికరం వినియోగించే శక్తిలో కనిపిస్తుంది కాబట్టి వాస్తవానికి పవర్ ఎలా ఉంటుందో మరియు ఇక్కడ నుండి మనం స్పష్టంగా చూస్తున్నది ఏమిటంటే కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే విభిన్నమైన పవర్ ప్రొఫైల్ను కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ చూపిన ఈ ప్రత్యేక పటంలో లాగా కాలక్రమేణా వినియోగించే ఈ పవర్ని అటాకర్ పర్యవేక్షిస్తే అటాకర్ ఈ పవర్ ప్రొఫైల్ను చూడగలుగుతాడు మరియు Ci యొక్క సీక్రెట్ వాల్యూస్ ఏమిటో ఊహించగలరు కాబట్టి ఈ విధంగా అటాకర్ C యొక్క ప్రతి బిట్ను పొందగలుగుతాడు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఒక స్క్వేర్ ఆపరేషన్ మాత్రమే జరిగిందని అతను గుర్తించాడు మరియు అందువల్ల C విలువ 0 గా ఉండాలి మరోవైపు 1 పొందినప్పుడు ఈ ప్రాంతం ఒక లక్షణం కలిగి ఉంటుందని అతను చూస్తాడు మరియు అందువల్ల అతను ఈ బిట్ 1 మరియు అంతకంటే ఎక్కువ అని ఊహించగలడు కాబట్టి ఈ విధంగా వినియోగింపబడే శక్తిని పర్యవేక్షించడం ద్వారా అటాకర్ సీక్రెట్ కీని చదవగలడు ఇప్పుడు ఇది చాలా సరళమైన అటాక్ మరియు చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ అల్గోరిథంను సరిగ్గా అమలు చేయడానికి అత్యంత ఉన్నతమైన మార్గాలను అభివృద్ధి చేశారు అందువల్ల మనము చర్చించిన మాదిరిగా సింపుల్ పవర్ అటాక్స్ ఆధునిక పరికరాల్లో వర్తించవు కారణం ఏమిటంటే చాలా ఆధునిక క్రిప్టోగ్రాఫిక్ డివైసెస్ అటువంటి అల్గోరిథంలను ఉపయోగించవు ఇక్కడ పవర్ ద్వారా లీకేజ్ చాలా స్పష్టంగా ఉంటుంది కావున చాలా శక్తివంతమైన అటాక్ ని డిఫరెన్షియల్ పవర్ ఎనాలిసిస్ అటాక్అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రధాన భావన ఏమిటంటే సింపుల్ పవర్ అనాలిసిస్ అటాక్కి భిన్నంగా పెద్ద సంఖ్యలో పవర్ ట్రేసెస్ను సేకరించి ఆపై ఈ పవర్ ట్రేసెస్ లపై ఒకరకమైన గణాంక విశ్లేషణ చేయడం ద్వారా మనము కీ తెలుసుకుంటాము కాబట్టి డిఫరెన్షియల్ పవర్ ఎనాలిసిస్ అటాక్ లేదా DPA యొక్క ప్రాథమిక భావన ఏమిటంటే మనకు ఇక్కడ ఒక నిర్దిష్ట పరికరం ఉంది మరియు అటాకర్ కి ఈ పరికరం ఉందని మరియు ఈ పరికరం లోపల ఒక కీ ని కలిగి ఉందని తెలుసు కాబట్టి వాస్తవానికి ఈ సీక్రెట్ కీని పొందటానికి అటాకర్ ఆసక్తి కలిగి ఉంటాడు కాబట్టి అటాకర్ మొదట అతను పరికరం యొక్క నమూనాను నిర్మిస్తాడు ఇక్కడ ఊహ ఏమిటంటే ఈ పరికరంలో ఏమి జరుగుతుందో అటాకర్ కి ఖచ్చితంగా తెలుసు మరియు అటాకర్ కి తెలియని ఏకైక విషయం సీక్రెట్ కీ అందువలన ఈ పరికరం యొక్క సీక్రెట్ కీ ని పొందటమే ఈ పూర్తి అటాక్ యొక్క లక్ష్యము ఇప్పుడు అటాక్ ఈ క్రింది విధంగా సాగుతుంది మొదట అటాకర్ ఈ నిర్దిష్ట పరికరం యొక్క నమూనాను సృష్టిస్తాడు ఆపై కీ ని కూడా ఊహిస్తాడు మరియు తరువాత అతను వివిధ ఇన్పుట్ డేటాను ఉత్పత్తి చేస్తాడు మరియు అదే ఇన్పుట్ డేటాను పరీక్షలో ఉన్న పరికరానికి మరియు పరికరం యొక్క నమూనాకి ఫీడ్ చేస్తాడు అందువల్ల పరీక్షలో ఉన్న పరికరానికి అతను ఇన్పుట్ డేటాను ఫీడ్ చేసి ఆ ఇన్పుట్ డేటాపై కంప్యూటింగ్ ప్రారంభించమని ఆ పరికరాన్ని బలవంతం చేసి అతను ఓసిల్లోస్కోప్ ద్వారా వినియోగించే పవర్ని కొలుస్తాడు ఆ పక్కపక్కనే అతను పరికర నమూనాను ఉపయోగించి ఆ పరికరం యొక్క ఊహాజనిత విద్యుత్ వినియోగంను పొందుతాడు కాబట్టి ఈ విద్యుత్ వినియోగం ఓసిల్లోస్కోప్ నుండి పొందబడిందని గమనించండి మరియు అసలు సీక్రెట్ కీ ని లెక్కించేటప్పుడు ఇది నిజమైన విద్యుత్ వినియోగం కాబట్టి ఈ విద్యుత్ వినియోగం డిజిటల్ ఓసిల్లోస్కోప్ వంటి పరికరాలతో కొలవడం ద్వారా పొందబడుతుంది మరోవైపు పరికరం యొక్క నమూనా నుండి పొందిన పవర్ కేవలం కొన్ని లెక్కల ద్వారా లేదా కొన్ని గణిత విశ్లేషణల ద్వారా మాత్రమే పొందబడుతుంది కాబట్టి ఈ పవర్ మోడల్ ఊహించిన కీ తో ఉందని గమనించండి వాస్తవానికి ఇది అటాకర్ ఊహించే కీ తో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అతను ఏమి చేస్తాడు అతనికి ఈ రెండు విద్యుత్ వినియోగాలు అనగా నిజమైన కీ తో వాస్తవ విద్యుత్ వినియోగం మరియు ఊహించిన కీ తో ఊహాజనిత విద్యుత్ వినియోగం ఉన్నాయి కాబట్టి అతను ఈ రెండింటి మధ్య గణాంక విశ్లేషణ చేసి ఆపై ఫలితాలను పోల్చుతాడు కాబట్టి ఊహించిన కీ నిజానికి సరైనది అయితే ఈ గణాంక పోలిక ఊహించిన కీ వాస్తవానికి సరైనది లేదా తప్పు అని గుర్తించగలదు కాబట్టి ఈ డిఫరెన్షియల్ పవర్ ఎనాలిసిస్ అటాక్ వాస్తవానికి ఎలా పనిచేస్తుందనే దాని గురించి మనము మరింత వివరంగా పరిశీలిస్తాము కాబట్టి ఈ ప్రత్యేక సందర్భాన్ని వివరించడానికి మనము చాలా చిన్న సర్క్యూట్ తీసుకుంటాము మనము నిజంగా చూసే సర్క్యూట్ ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ చూసేది ఏమిటంటే మనకు రిజిస్టర్ R మరియు ఒక ఫంక్షన్ F ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రత్యేక ఫంక్షన్ యొక్క అవుట్పుట్ తిరిగి మల్టీప్లెక్సర్కు ఇవ్వబడుతుంది మరియు తరువాత ఈ రిజిస్టర్ లో లాచ్ అవుతుంది ఈ ప్రత్యేక సర్క్యూట్ కు ఇన్పుట్ P డిఫరెన్షియల్ పవర్ ఎనాలిసిస్ అటాక్స్ వాస్తవానికి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూపిన విధంగా మనము చాలా చిన్న సర్క్యూట్ తీసుకుంటాము కాబట్టి ఈ చిన్న సర్క్యూట్ P ని ఇన్పుట్ గా తీసుకుంటుంది మరియు ఇది ఒక సీక్రెట్ K ను తీసుకుంటుంది మరియు తరువాత ఈ సీక్రెట్ పై ఇటరేటివ్ పద్ధతిలో పనిచేస్తుంది ఉదాహరణకు మొదటి క్లాక్ పల్స్ లో ఇన్పుట్ P తీసుకోబడింది మరియు ఇది ఈ రిజిస్టర్లోకి లాచ్ అవుతుంది తదుపరి క్లాక్ పల్స్లో P యొక్క ఈ విలువ F లోకి ఇవ్వబడుతుంది కాబట్టి మీరు F ని ఏదో ఒక విధమైన నాన్ లీనియర్ ఫంక్షన్ అని అనుకోవచ్చు కాబట్టి F ఏమి చేస్తుందంటే ఇది P యొక్క విలువపై మరియు సీక్రెట్ కీ K పై పనిచేస్తుంది ఇప్పుడు F యొక్క అవుట్పుట్ ఈ మల్టీప్లెక్సర్ ద్వారా తిరిగి ఇవ్వబడుతుంది మరియు ఈ రిజిస్టర్లో లాచ్ అవుతుంది తరువాతి క్లాక్ సైకిల్స్లో ఈ రిజిస్టర్ F కి ఇవ్వబడుతుంది మరియు ఈ రిజిస్టర్ కంటెంట్స్ ఆధారంగా F పై ఆపరేషన్ ఉంటుంది కీ మరియు ఫలితాలు తిరిగి ఇవ్వబడతాయి మరియు రిజిస్టర్లో నిల్వ చేయబడతాయి ఈ విధంగా ఈ సర్క్యూట్ ఇటరేటివ్పద్ధతిలో పనిచేస్తుందని మనం చూస్తున్నాము మొదటి ఇటరేషన్ P పై ఆధారపడి ఉంటుంది అయితే అన్ని తదుపరి ఇటరేషన్స్ మునుపటి ఇటరేషన్ ఫలితంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి F యొక్క అవుట్పుట్ C మనము అటాకర్ కి C యొక్క విలువ తెలియదని మరియు అతను K విలువను పొందటానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటాము కాబట్టి మనము డిఫరెన్షియల్ పవర్ ఎనాలిసిస్ అటాక్స్ మొదటి దశలో పరికరం యొక్క నమూనాను సృష్టించడం గురించి చర్చించాము కావున వాస్తవానికి ఈ ఊహాజనిత విద్యుత్ వినియోగ నమూనాను సృష్టించగల రెండు సాధారణ మార్గాలు ఉన్నాయి మరియు దీనిని వరుసగా హామ్మింగ్ డిస్టన్స్ మోడల్ మరియు హామ్మింగ్ వెయిట్ మోడల్ అని పిలుస్తారు కాబట్టి హామ్మింగ్ వెయిట్ మోడల్ లో మోడల్ తప్పనిసరిగా ఈ రిజిస్టర్ R ని చూస్తుంది మరియు ఈ రిజిస్టర్ R లో ఉన్న 1 ల సంఖ్య ను లెక్కిస్తుంది కాబట్టి ఉదాహరణకు రిజిస్టర్ R లో ప్రస్తుత ప్రారంభ విలువ 1011 అని అనుకోండి తరువాతి క్లాక్ పల్స్లో ఉన్న తదుపరి పరివర్తనలో R యొక్క తదుపరి విలువ 1101 అని అనుకుంటాము ఈ సందర్భంలో మనం చేసేది ఏమిటంటే ప్రస్తుతం R లో ఉన్న 1 ల సంఖ్యను లెక్కించండం ఈ సందర్భంలో మూడు 1 లు ఉన్నాయి మరియు ఈ ప్రత్యేకమైన క్లాక్ పల్స్లో ఈ మోడల్ వినియోగించే ఊహాత్మక శక్తి 3 అని మనము చెప్తాము తరువాతి క్లాక్ పల్స్ లో R యొక్క విలువ 1001 అని మనం అనుకుంటే వినియోగించే ఊహాత్మక శక్తి 2 మరియు అంతకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది హామ్మింగ్ వెయిట్ మోడల్ కాబట్టి ఇది ఒక ఊహాత్మక వినియోగించే శక్తి అని గమనించండి కాబట్టి వాస్తవానికి అటాకర్ రిజిస్టర్లోని కంటెంట్స్ ఏమిటో నిజంగా కనుగొనలేకపోతున్నాడు కాని రిజిస్టర్లోని కంటెంట్స్ ఏమిటో అతను అంచనా వేస్తున్నాడు ఈ రకమైన అటాక్ లలో చాలా తరచుగా అనుసరించే ఇతర మోడల్ను హామ్మింగ్ డిస్టన్స్ మోడల్ అంటారు కాబట్టి ఇక్కడ మనం నిజంగా ఒక క్లాక్ పల్స్ నుండి మరొకదానికి టోగుల్ చేసే బిట్ల సంఖ్యను పరిశీలిస్తాము మరలా మనం ఈ రిజిస్టర్ R ని చూస్తున్నాము మరియు రెండు వరుస క్లాక్ పల్స్ ల మధ్య వాస్తవానికి మారుతున్న బిట్ల సంఖ్యను పరిశీలిస్తాము కాబట్టి ఉదాహరణకు ఇక్కడ R యొక్క ప్రారంభ విలువ 1011 అని మరియు తదుపరి క్లాక్ పల్స్ లో రిజిస్టర్ 1101 విలువకు మారుతుందని అనుకోండి ఈ విధంగా టోగుల్ అయ్యే రెండు బిట్లు ఉన్నాయని మనం చూస్తాము ముఖ్యంగా ఈ బిట్ 0 నుండి 1 కి మార్చబడింది మరియు 1 అయిన ఈ బిట్ 0 కి మార్చబడింది మరియు మనము హామ్మింగ్ డిస్టన్స్ని 2 గా లెక్కిస్తాము ఇదేవిధంగా మనము ఈ రెండు వరుస క్లాక్ పల్స్ లను పరిగణనలోకి తీసుకుంటే రిజిస్టర్ R విలువ 1001 కు మారిందని అనుకుందాం ఇక్కడ ఒక బిట్ మాత్రమే మార్చబడటం వలన హామ్మింగ్ డిస్టన్స్ 1 అని గమనించండి ఈ ప్రత్యేక పరికరం ఈ విధమైన ఇటరేటివ్పద్ధతిలో పనిచేస్తున్నట్లు మీరు చూస్తారు మనము వినియోగింపబడిన ఊహాత్మక శక్తుల క్రమాన్ని పొందుతాము హామ్మింగ్ డిస్టన్స్ మోడల్లో ఈ ఊహాత్మక శక్తి 2 1 3 1 గా ఉంటుంది మరియు హామ్మింగ్ వెయిట్ మోడల్లో ఈ ఊహాత్మక శక్తి 3 2 1 3 గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిఫరెన్షియల్ పవర్ ఎనాలిసిస్ అటాక్ని చూద్దాం కాబట్టి మనకు ఇక్కడ జరిగే మొదటి ఇటరేషన్ ముఖ్యమైనది మొదటి ఇటరేషన్ లో మనకు P ఉందని పేర్కొన్నట్లు గమనించండి ఇది ఇన్పుట్ గా పంపబడుతుంది రిజిస్టర్ లో నిల్వ చేయబడుతుంది మరియు ఆ తరువాత ఇది ఈ ఫంక్షన్ F ద్వారా పనిచేస్తుంది ఈ ఫంక్షన్ F కీ ని ఇన్పుట్ గా తీసుకుంటుందని మరియు అటాకర్ చూడలేని కొన్ని ఇంటర్మీడియట్ అవుట్పుట్లను అందిస్తుందని కూడా మనము గమనించాము కాబట్టి ఈ మొత్తం పటంను సులభతరం చేయడానికి మనము ఇన్పుట్ F మరియు సీక్రెట్ కీ మరియు F ఆపరేషన్ మరియు సంబంధిత ఇంటర్మీడియట్ వాల్యూ C ను చూపించాము కాబట్టి అటాకర్ ఏమి చేయగలడు అంటే అతను సీక్రెట్ కీ ను అంచనా వేయగలడు కాబట్టి ఈ సందర్భంలో మనము P మరియు K 4 బిట్స్ మరియు సి 4 బిట్స్ అని అనుకుంటున్నాము మరియు అటాకర్ వాస్తవానికి కీ విలువ 1010 అని ఊహించాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నది ఏమిటంటే అటాకర్ ప్లేయిన్ టెక్స్ట్ని ఎన్నుకోగలడు మరియు ఈ పరికరానికి పంపగలడు అందువల్ల ప్లేయిన్ టెక్స్ట్ యొక్క విలువ అతనికి తెలుసు ఈ F ఫంక్షన్ పని చేస్తున్నప్పుడు అటాకర్ పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షించగలడు కాబట్టి మనం ఇక్కడ చేసే ఒక ముఖ్యమైన ఊహ ఏమిటంటే అటాకర్ కి F యొక్క ఫంక్షనాలిటీ తెలుసు కానీ K లేదా C తెలియదు కానీ K యొక్క విలువను ఊహించటం ద్వారా అతను C ను కూడా లెక్కించవచ్చు కాబట్టి ఇది తప్పనిసరిగా C యొక్క ఊహించిన విలువ మాత్రమే అతనికి ప్లేయిన్ టెక్స్ట్ P తెలుసు కాబట్టి అతను C ని ఊహించాడు అతను సంబంధిత C విలువను కూడా లెక్కించవచ్చు కాబట్టి అటాక్ ఇలా జరుగుతుంది అటాకర్ P యొక్క ఒక నిర్దిష్ట విలువను ఎన్నుకుంటాడు మరియు దానిని పరికరానికి పంపుతాడు మరియు పరికరం ఈ P మరియు K విలువపై కంప్యూటింగ్ చేస్తున్నప్పుడు అటాకర్ పరికరం వినియోగించే శక్తిని పర్యవేక్షిస్తాడు కాబట్టి P విలువకు అనుగుణంగా అతను ఒక పవర్ని కనుగొంటాడు ఇది ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు అదే సమయంలో అతను ఒక కీ ని అంచనా కూడా వేస్తాడు ఈ సందర్భంలో అది 1111 మరియు తరువాత P యొక్క విలువ మరియు కీ అంచనా ఆధారంగా అతను ఇంటర్మీడియట్ వాల్యూ C ఏమిటో లెక్కిస్తాడు మరియు హామింగ్ వెయిట్ మోడల్ లో అతను పరికరం వినియోగించిన ఊహాత్మక శక్తిని సృష్టిస్తాడు కాబట్టి C లో ఉన్న 1 ల సంఖ్యని ఊహాత్మక శక్తిగా మనము తీసుకుంటాము కాబట్టి మనము హామింగ్ వెయిట్ మోడల్ ను అనుసరిస్తున్నాము కాబట్టి ఈ సందర్భంలో నాలుగు 1 లు ఉన్నాయి కావున ఊహాత్మక శక్తి 4 అని మనము ఇక్కడ చూస్తాము ఇప్పుడు అతను మరెన్నో ఇటరేషన్ల కోసం దీనిని రిపీట్చేస్తాడు ప్రతి ఇటరేషన్ లో అతను ఒక P విలువను ఎంచుకుంటాడు దానిని పరికరానికి ఫీడ్ చేస్తాడు పరికరం వినియోగించే వాస్తవ శక్తిని పొందుతాడు మరియు ఆ సందర్భంలో ఊహించిన కీ 1111 ద్వారా C ని లెక్కిస్తాడు మరియు ఈ ప్రత్యేక సందర్భంలో హామింగ్ వెయిట్ ఆధారంగా వినియోగించే ఊహాత్మక శక్తిని పొందుతాడు తరువాతి దశ ఈ భాగం వినియోగించే వాస్తవ శక్తికి మరియు ఊహాత్మక శక్తికి మధ్య ఒక పరస్పర సంబంధం లెక్కించడం కాబట్టి ప్రతి ఇన్పుట్ P కి అనుగుణమైన ఈ లైన్ లోని ప్రతి అడ్డు వరుసకు అనుగుణంగా అతను ఒక వినియోగింపబడిన ఊహాత్మక శక్తిని మరియు ఒక వాస్తవ శక్తిని పొందుతాడు కాబట్టి ఇక్కడ గమనించండి ఇది టైమ్ ఇది స్థిరమైన విలువ మాత్రమే కాబట్టి అటాకర్ ఏమి చేస్తాడంటే ఈ నిజమైన విద్యుత్ వినియోగంలో ప్రతి బిందువుకు ఊహాత్మక శక్తితో పరస్పరం సంబంధం చూపుతాడు ఉదాహరణకు అతను పియర్సన్ కోరిలేషన్ కోఫిసిఎంట్ Pearson's correlation coefficient లెక్కిస్తాడు మరియు అందువల్ల అతను ఒక కోఫిసిఎంట్ స్కోరు ను పొందుతాడు అతను పొందేది ఈ తరంగ రూపంలోని ప్రతి బిందువుకు అనుగుణమైన సీక్వెన్స్ ఆఫ్ కోరిలేషన్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన రెడ్ లైన్ ఈ మూడు పాయింట్లకు మరియు ఈ ఊహాత్మక విద్యుత్ వినియోగానికి మధ్య జరిగిన ఒక ప్రత్యేకమైన సహసంబంధాన్ని చూపిస్తుంది అతను పొందే సీక్వెన్స్ ఆఫ్ కోరిలేషన్ వాల్యూస్ లో అతను గరిష్ట కోరిలేషన్ ని కలిగి ఉన్నదాన్ని మాత్రమే పరిగణిస్తాడు ఉదాహరణకు గరిష్ట కోరిలేషన్ ని కలిగి ఉన్నఈ ప్రత్యేక బిందువును మాత్రమే పరిగణిస్తాడు కాబట్టి కీ అంచనాపైనే ఈ వినియోగించే ఊహాత్మక శక్తి ఆధారపడి ఉందని గమనించండి ఈ సందర్భంలో మీరు ఇంతకు ముందు వాటిని తిరిగి చూస్తే మనము కీ ని 1111 గా ఊహించాము అయితే అటాకర్ కి నిజమైన కీ ఏమిటో తెలియదు కాబట్టి అతను K యొక్క ప్రతి విలువకు మళ్ళీ మళ్ళీ ఊహిస్తుంటాడు కాబట్టి K యొక్క ప్రతి సాధ్యమైన విలువకు అతను ఇలాంటి దాన్ని పొందుతాడు అదే P విలువ ఊహించిన K విలువ వినియోగించే నిజమైన శక్తి మరియు వినియోగించే ఊహాత్మక శక్తికి అనుగుణమైన టేబుల్ను అతను సృష్టించగలడు మనము 4 బిట్ కీ ని పరిశీలిస్తున్నందున అటువంటి 16 టేబుల్లు లభిస్తాయి ఈ ప్రతి కీ అంచనాలకు అతను కోరిలేషన్ కోఫిసిఎంట్ని లెక్కిస్తాడు మరియు అందువల్ల అతను 16 వేర్వేరు కోరిలేషన్ కోఫిసిఎంట్ లను పొందగలుగుతాడు అప్పుడు అతను గరిష్ట కోరిలేషన్ కోఫిసిఎంట్ ఉన్న ఒకదానిని ఎంచుకుంటాడు ఈ ప్రత్యేక వెబ్సైట్ నుండి పొందిన ఈ గ్రాఫ్ కీ యొక్క విభిన్న విలువలతో గరిష్ట కోరిలేషన్ కోఫిసిఎంట్ ఎలా మారుతుందో చూపిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో వారు AES బ్లాక్ సైఫర్ని అటాక్ చేసే పరికరంగా ఉపయోగించారు మరియు AES కీ యొక్క ప్రతి భాగం కేవలం 1 బైట్ మాత్రమే అవటంవల్ల 256 విభిన్న అవకాశాలను కలిగి ఉంటుంది కాబట్టి మరోవైపు Y అక్షం ప్రతి కీ అంచనా కోసం లెక్కించబడిన కోరిలేషన్ ను కలిగి ఉంది కాబట్టి మనం చూసేది ఏమిటంటే తప్పు కీ అంచనాల కోసం మనకు చాలా చిన్న కోరిలేషన్ ఉంది ఇది 0 02 కన్నా తక్కువ మరొక వైపు అంచనా సరైనది అయితే ఈ సందర్భంలో కీ 0x73 మనకు కోరిలేషన్ విలువలో అధిక శిఖరం లభిస్తుంది ఈ అధిక శిఖరం అటాకర్ కి సరైన కీ ని గుర్తించడానికి అనుమతిస్తుంది ఇప్పుడు వాస్తవానికి ఈ ప్రత్యేక అటాక్ వలన ప్రతి కేసుకు చేసిన ఇటరేషన్ సంఖ్యపై ప్రభావం ఉంటుంది మనము ఈ టేబుల్ను తీసుకున్నాము మరియు ఈ ప్రత్యేకమైన టేబుల్ లోని ప్రతి వరుసలోని ప్రతి లైన్ పరికరంలో తయారైన ఒక శక్తి కొలతకు మరియు లెక్కించిన ఊహాత్మక శక్తిలో ఒక బిందువుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో అలాంటి వరుసలు ఉన్నాయి మరింత ఖచ్చితంగా కీ ని తిరిగి పొందవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక గ్రాఫ్ మునుపటి టేబుల్ కు సంబంధించి అవసరమైన కొలతల సంఖ్యను చూపిస్తుంది కొలతల సంఖ్య టేబుల్ లలోని వరుసల సంఖ్యను సూచిస్తుంది మరియు మనం చూసేది ఏమిటంటే కొలతల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది మరియు ఈ సందర్భంలో 10000 వరకు వెళుతుంది సీక్రెట్ కీ ని గుర్తించే ఖచ్చితత్వం కూడా పెరిగింది కాబట్టి ఉదాహరణకు మనకు 100 లేదా అంతకంటే తక్కువ కొలతలు ఉంటే మనకు 0 05 కన్నా తక్కువ కోరిలేషన్ ఉంటుంది కాని కొలతల సంఖ్యను పెంచేటప్పుడు మనకు కోరిలేషన్ 0 1 కంటే ఎక్కువగా ఉంటుంది కావున మరొక మాటలో చెప్పాలంటే మనం నిజంగా చూసేది ఏమిటంటే పవర్ కొలతల సంఖ్య పెరిగేకొద్దీ ఈ శిఖరం మరింత ప్రాముఖ్యంగా మారుతుంది కాబట్టి ఈ ఉదాహరణలో మనము పరిగణించినది ఏమిటంటే అటాకర్ సరైన సీక్రెట్ కీ ని గుర్తించడానికి వినియోగించిన ఊహాత్మక శక్తికి మరియు వినియోగించే వాస్తవ శక్తికి మధ్య పియర్సన్ కోరిలేషన్ కోఫిసిఎంట్ Pearson's correlation coefficient ని ఉపయోగిస్తాడు కాబట్టి మూల్యాంకనం చేయబడిన అనేక ఇతర గణాంక పద్ధతులు ఉన్నాయి చాలా సర్వసాధారణమైన వాటిలో ఒక దానిని మ్యూచువల్ ఇన్ఫర్మేషన్ అని పిలుస్తారు ఇది వినియోగించిన ఊహాత్మక శక్తికి మరియు వినియోగించే వాస్తవ శక్తికి మధ్య పరస్పర ఆధారపడటాన్ని పరిగణిస్తుంది కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైన సమీకరణం ద్వారా ఇవ్వబడింది కాబట్టి మనము దీని గురించి మరింత వివరంగా చర్చించటం లేదు కాబట్టి ఈ మునుపటి ఉదాహరణలో మనం చూసినది ఏమిటంటే అటాకర్ పియర్సన్ కోరిలేషన్ కోఫిసిఎంట్Pearson's correlation coefficientని లేదా సమానమైనదాన్ని ఉపయోగిస్తాడు ఇది ఊహించిన కీ ఆధారంగా ఒక ఊహాత్మక విద్యుత్ వినియోగం మరియు పరికరం నుండి కొలిచిన వాస్తవ విద్యుత్ వినియోగం మధ్య కోరిలేషన్ లెక్కిస్తాడు కోరిలేషన్ విలువ ఎక్కువగా ఉండటం అనేది అటాకర్ కీని సరిగ్గా ఊహించినట్లు సూచిస్తుంది కాబట్టి కోరిలేషన్ కాకుండా వేరే అనేక ఇతర గణాంక సాధనాలు ఉపయోగించబడతాయి చాలా తరచుగా ఈ మ్యూచువల్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించబడుతుంది ఇది ఊహాత్మక వినియోగ శక్తి మరియు నిజమైన వినియోగ శక్తి మధ్య డిపెండెన్సీని తప్పనిసరిగా లెక్కిస్తుంది ఇతర ఉపయోగించిన పద్ధతులు బేయిస్ అనాలిసిస్ ఇది లీకేజ్ ఇచ్చిన హైపోథెసిస్ యొక్క సంభావ్యతను లెక్కిస్తుంది స్టాటిస్టికల్ కంపారిజన్ యొక్క ప్రారంభ రూపాలలో ఒకదానిని డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటారు కాబట్టి వాస్తవానికి ఈ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మనము మరింత వివరంగా చూస్తాము ఈ ప్రత్యేకమైన కంప్యూటేషన్లో మనం మళ్ళీ చూసేది ఏమిటంటే ఇక్కడ ఉన్న P ని ఇన్పుట్ గా తీసుకొని ఈ ఫంక్షన్ F తో లెక్కించబడుతుంది మరియు అక్కడ సీక్రెట్ గా ఉంచబడిన ఒక కీ కూడా ఉంది ఇప్పుడు అటాకర్ ఏమి చేస్తాడంటే అతను కీ ని ఊహిస్తాడు మరియు ఆ ఊహించిన కీ మరియు P యొక్క తెలిసిన విలువ ఆధారంగా అతను C ను లెక్కిస్తాడు కాబట్టి C అనేది ఒక ఊహించిన కీ మాత్రమే అందువల్ల ఊహించిన కీ ఆధారంగా ఈ Cguess 1111 1110 మరియు 1101 కావచ్చు ఈ Cguess K ని స్థిరంగా ఉంచడం t యొక్క విలువపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అందువల్ల అతను తరువాత చేయబోయేది ఏమిటంటే అతను ఈ Cguess లో ఒక బిట్ను పరిశీలిస్తాడు కాబట్టి ఉదాహరణకు అతను ఈ Cguess యొక్క లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ను పరిశీలిస్తున్నాడని మరియు తరువాత అతను ఏమి చేస్తాడనేది ఈ Cguess యొక్క లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ విలువను బట్టి అతను వినియోగించే ఈ వాస్తవ శక్తిని రెండు బకెట్లుగా పంపిణీ చేస్తాడు మొదటి బకెట్ Cguess0 గా ఉంటుంది తరువాతి బకెట్ Cguess1 కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 1 మరియు అందువల్ల అతను ఈ పవర్ మెజర్మెంట్ను బకెట్ 1 లోకి తరలిస్తాడు ఈ ప్రత్యేక సందర్భంలో మనకు Cguess లోని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో 0 ఉండటం వలన అతను దీనిని బకెట్ 0 కి తరలిస్తాడు కాబట్టి ఇదే విధంగా ఈ సందర్భంలో Cguess లోని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో 1 ఉండటం వలన దీనిని బకెట్ 1 కి తరలించాలి కాబట్టి చివరికి ఈ విధానాన్ని వేర్వేరు పవర్ మెజర్మెంట్లకు చాలా సార్లు చేసిన తరువాత అతను బకెట్ 0 యొక్క సగటును మరియు బకెట్ 1 యొక్క సగటును లెక్కిస్తాడు కాబట్టి దీనిని సంబంధిత కీ గెస్కి డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటారు కాబట్టి గమనించదగినది ఏమిటంటే కీ గెస్Key guess సరైనది అయితే ఈ రెండు బకెట్ల మధ్య డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ గరిష్టం చేయబడుతుంది మరియు ఈ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ సీక్రెట్ కీ ఏమిటో గుర్తించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాదాపు రెండు దశాబ్దాలుగా డిఫరెన్షియల్ పవర్ ఎనాలిసిస్ అటాక్స్ ప్రసిద్ది చెందాయి మరియు ఈ కాలంలోనే అనేక కౌంటర్ మెజర్స్ కూడా అభివృద్ధి చేయబడ్డాయి కాబట్టి ఈ కౌంటర్ మెజర్స్ హార్డ్వేర్ లెవెల్ లేదా ఇంప్లిమెంటేషన్ లెవెల్ లేదా అల్గోరిథం లెవెల్ అనే మూడు వేర్వేరు స్థాయిలలో వర్తించబడతాయి హార్డ్వేర్ లెవెల్ లో ప్రజలు సూచించినది ఏమిటంటే ఈ పవర్ అనాలిసిస్ అటాక్స్ కు నిరోధకత కలిగిన ప్రామాణిక CMOS లాజిక్ని ఇతర లాజిక్ లతో భర్తీ చేయాలి కాబట్టి ఉదాహరణకు ఈ పద్ధతులు WDDL గేట్లు నిర్మించటం ద్వారా వినియోగించే శక్తి సంబంధిత గేట్ల ద్వారా నిర్వహించబడే కంప్యూటేషన్ ల నుండి స్వతంత్రంగా ఉంటుంది ఇంప్లిమెంటేషన్ లెవెల్ లో మాస్కింగ్ మరియు థ్రెషోల్డ్ ఇంప్లిమెంటేషన్స్ వంటి పద్ధతులు ఉపయోగించబడ్డాయి ఇక్కడ యాదృచ్ఛికత డిజైన్లో పొందుపరచబడింది తద్వారా యాదృచ్ఛికత పరికరం వినియోగించే శక్తి నుండి అటాకర్ పొందగలిగే సమాచారం మొత్తాన్ని పరిమితం చేస్తుంది మూడవ పద్ధతి అల్గోరిథమిక్ లెవెల్ లో ఉంటుంది ఇక్కడ పరిశోధకులు వాస్తవానికి పవర్ అనాలిసిస్ అటాక్స్ ను నిరోధించగల ప్రత్యేక సైఫర్ అల్గోరిథమ్స్ మరియు ప్రోటోకాల్స్ లను నిర్మించగలిగారు ఈ అల్గోరిథమ్స్ అంతర్గతంగా నిర్మించబడటం ద్వారా సీక్రెట్ కీ వంటి రహస్య సమాచారాన్ని సేకరించడానికి లీకేజీ ద్వారా అటాకర్ కి తగినంత సమాచారం ఇవ్వబడదు ఈ సందర్భంలో జనాదరణ పొందిన రెండు అల్గోరిథంలను DRECON మరియు రీకీయింగ్ టెక్నిక్ అని పిలుస్తారు ధన్యవాదాలు